హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ యొక్క ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసాల క్రమంలో ఈ ఉపన్యాసంలో మనము విశ్వసనీయ వాతావరణాలను అమలు చూస్తున్నాము కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము ARM ట్రస్ట్జోన్ ను గురించి తెలుసుకుందాం మేము కవర్ చేసే ఈ ట్రస్ట్జోన్ ఆర్కిటెక్చర్ యొక్క సమాచారాన్ని ఈ లింక్ నుండి పొందవచ్చు మనము ARM ట్రస్ట్జోన్ లోకి వెళ్లేముందు సిస్టమ్ ఆన్ చిప్ అంటే ఏమిటో పరిశీలిస్తాము కాబట్టి చిప్లోని సాధారణ వ్యవస్థ ఇలా కనిపిస్తుంది ఇది వేర్వేరు కార్యాచరణకు అనుగుణంగా వివిధ భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు మనకు వేర్వేరు మోడెములు ఉన్న ప్రధాన ప్రాసెసర్ GSM 3G మోడెమ్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక సాధారణ మొబైల్ అనువర్తనం కోసం చూపబడుతుంది మరియు ADC DAC టైమర్లు మరియు ఇతర భాగాలను కూడా కలిగి ఉంటుంది మరియు ఈ విషయాలు ఒకే చిప్లో ఉంటాయి ఇప్పుడు చిప్ ఆర్కిటెక్చర్లో అటువంటి వ్యవస్థను కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటంటే పూర్తి డిజైన్ యొక్క పరిమాణం గణనీయంగా తగ్గుతుంది ఉదాహరణకు మీరు మొబైల్ ఫోన్ విషయంలో తీసుకుంటే మరియు మీరు నిజంగా మీ మొబైల్ ఫోన్ను తెరిస్తే దానిపై చాలా తక్కువ ఐసి ఉన్నట్లు మనము చూస్తాము దీనికి కారణం ఈ ఐసి లో ప్రతి ఒక్కటి చాలా భిన్నమైన కార్యాచరణను కలిగి ఉంటుంది కాబట్టి ముందు సంవత్సరాల్లో సిస్టమ్ ఆన్ చిప్ ఆర్కిటెక్చర్కు ప్రతి మాడ్యూళ్ళకు వేరే IC ని కలిగి ఉండేది మరియు అందువల్ల మొత్తం డిజైన్ పరిమాణం చాలా పెద్దదిగా ఉండేది ఇప్పుడు సిస్టమ్ ఆన్ చిప్ రావడంతో మరియు ఈ అన్ని భాగాలు ఒకే చిప్లో ఉంచడం వల్ల పరిమాణం గణనీయంగా తగ్గింది మరియు ఈ పరిమాణం వాస్తవానికి పెద్ద సంఖ్యలో వేర్వేరు అవకాశాలను ఖర్చు చేస్తుంది ఉదాహరణకు మొబైల్ ఫోన్ల పరిమాణం మొదలైనవి తగ్గిపోయాయి ఈ ప్రత్యేక సాంకేతికతకు కృతజ్ఞతలు కాబట్టి ఇప్పుడు మనము ARM ట్రస్ట్జోన్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాము కాబట్టి ARM ట్రస్ట్జోన్ తప్పనిసరిగా రెండు విభజనలను సృష్టిస్తుంది ఇది ఒక సాధారణ వరల్డ్ మరియు సురక్షితమైన వరల్డ్సృష్టిస్తుంది కాబట్టి నార్మల్ వరల్డ్ లో మీ Android ఆపరేటింగ్ సిస్టమ్ లేదా IOS వంటి సాధారణ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది మరియు మీరు మీ వాట్సాప్ లేక మరేదైనా అవన్నీ ఈ నార్మల్ వరల్డ్ లోనడుస్తాయి ఇప్పుడు మీరు సెక్యూర్ వరల్డ్ కలిగి ఉంటారు మరియు విలక్షణమైన పనులను నడుపుతున్నారు ఇది మీ సున్నితమైన పనిని అమలు చేస్తుంది కాబట్టి మీ అన్ని సున్నితమైన కార్యకలాపాలు ఉదాహరణకు గుప్తీకరణ లేదా పాస్వర్డ్లు లేదా OTP సంఖ్యలు వంటి సున్నితమైన డేటాను నమోదు చేయడం వంటివి సెక్యూర్ వరల్డ్ చేత నిర్వహించబడుతుంది కాబట్టి ఉదాహరణకు మీరు ఈ హక్కును పరిగణించవచ్చు కాబట్టి మీకు సాధారణ ప్రపంచ అనువర్తనాలు ఉంటాయి మరియు ఉదాహరణకు మీరు కొంత సున్నితమైన ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు ప్రాసెసర్ సురక్షిత ప్రపంచానికి మారుతుంది మీరు మీ పాస్వర్డ్ను నమోదు చేస్తారు అది ప్రామాణీకరించబడుతుంది లేదా మీరు మీ OTP ని ఎంటర్ చేయండి లేదా గుప్తీకరణ చేయడంతో మరింత ధృవీకరించబడుతుంది మరియు అది ధృవీకరించబడిన తర్వాత మీరు సాధారణ ప్రపంచానికి తిరిగి వస్తారు కాబట్టి ARM ఈ ప్రత్యేకమైన వాతావరణాన్ని నార్మల్ వరల్డ్ మరియు సెక్యూర్ వరల్డ్ మధ్య ఈ మార్పిడిని అందిస్తుంది మరియు నిర్వహిస్తుంది సాధారణ ప్రపంచ అనువర్తనాలు యాక్సెస్ చేయలేని విధంగా లేదా సురక్షితమైన ప్రపంచ అనువర్తనాల నుండి పూర్తిగా వేరుచేయబడే విధంగా హార్డ్వేర్ నిర్మించబడిందని నేను భావిస్తున్నాను మరియు అందువల్లసెక్యూర్ వరల్డ్ లో జరిగే అన్ని సున్నితమైన సమాచారం మరియు సురక్షిత గణనలు పూర్తిగా వేరుచేయబడి సాధారణ ప్రపంచ కార్యకలాపాల నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సాఫ్ట్వేర్ దుర్బలత్వం లేదా ఏదైనా హానికరమైన కోడ్ నార్మల్ వరల్డ్ లో ఉన్న ఏదైనా మాల్వేర్ సమాచారాన్ని దొంగిలించ లేదు మరియు సురక్షిత ప్రపంచ కార్యకలాపాలను ప్రభావితం చేయదు కాబట్టి ఉదాహరణకి ఇది సాధారణంగా ఎలా ఉంటుందో చూస్తే ఇక్కడ చూపిన విధంగా మనకు ARMORY అప్లికేషన్ ఉందని అనుకుందాం కాబట్టి ARMORY అప్లికేషన్ నార్మల్ వరల్డ్ లో నడుస్తుంది అందువల్ల మనము ఆపరేటింగ్ సిస్టమ్ నార్మల్ వరల్డ్ లో రిచ్ OS అని పిలుస్తాము కాబట్టి మీ విలక్షణమైన Android ఆపరేటింగ్ సిస్టమ్ లేదా IOS ఆపరేటింగ్ సిస్టమ్ రిచ్ OS కాబట్టి మనము దీనిని రిచ్ OS అని పిలుస్తాము ఎందుకంటే ఇది వివిధ లక్షణాలతో నిండి ఉంటుంది మరియు మీ అనువర్తనాలు అన్ని ఈ రిచ్ OS లో నడుస్తాయి మరియు వివిధ లక్షణాలను నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మద్దతుతో ఉపయోగించుకుంటాయి కాబట్టి మన రిచ్ OS నుండి ఈ ARMORY అప్లికేషన్ నడుస్తుందని చెప్పుకుందాం మరియు ఇక్కడ ఒక బటన్ ఉంది ఇది యూజర్ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుందని చెప్తుంది కాబట్టి ఈ బటన్ నొక్కినప్పుడు రిచ్ OS నుండి స్విచ్ సాధారణ స్థితిలో ఉంటుంది ప్రపంచం సురక్షిత ప్రపంచానికి మరియు అటువంటి సందర్భంలో మరియు విశ్వసనీయ వాతావరణంలో అమలు ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన మోడ్ లో లేదా సెక్యూర్ వరల్డ్ లో ఇది ఇలాంటి విండోను పాపప్ చేస్తుంది మరియు పిన్ ఎంటర్ చేయమని వినియోగదారుని అభ్యర్థిస్తుంది కాబట్టిసెక్యూర్ వరల్డ్ లో ఈ లావాదేవీలన్నీ పూర్తిగా వేరుచేయబడతాయి లేదా పూర్తిగా సురక్షితంగా చేయబడతాయి మరియు నార్మల్ వరల్డ్ లో ప్రస్తుతం ఉన్న ఏ అనువర్తనాల నుండి అయినా యాక్సెస్ చేయబడవు Android లేదా IOS స్విచ్ OS నార్మల్ వరల్డ్ నుండి నడుస్తున్న కూడా వినియోగ దారు నమోదు చేసిన PIN కి యాక్సెస్ పొందలేరు కాబట్టి display డ్రైవర్ మరియు ఇన్ పుట్ డ్రైవర్ ద్వారా పిన్ ఎంటర్ చేసిన తర్వాత విశ్వసనీయ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది వాస్తవానికి ఇది ఈ సమాచారాన్ని చదివి విశ్వసనీయ అనువర్తనానికి వెళుతుంది ఆపై ప్రామాణీకరణ ఉంటే విశ్వసనీయ వాతావరణం లో నిల్వ చేయబడిన key లను ఉపయోగించి పిన్ను ప్రామాణీకరిస్తుంది సరైన ది అయితే ok సందేశం ARMORY అనువర్తనం అయిన సాధారణ ప్రపంచ అనువర్తనానికి తిరిగి పంపబడుతుంది మరియు ఈ అనువర్తనం యొక్క వినియోగ దారు ఈ అనువర్తనాన్ని ఉపయోగించడం కొనసాగిస్తారు కాబట్టి మీరు ఇక్కడ చూసేది ఏమిటంటే ట్రస్ట్జోన్ కారణంగా ARM అన్ని కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది ఈ విశ్వసనీయ వాతావరణంలో చేసిన అన్ని ప్రామాణీకరణలన్నీ అన్ని key లు అంటే సురక్షితమైన ప్రపంచం వినియోగదారు ప్రపంచ అనువర్తనాల నుండి పూర్తిగా వేరుచేయబడిందని నా ఉద్దేశ్యం కాబట్టి సాధారణ ప్రపంచ వ్యవస్థలో ఏదైనా హానికరమైన కోడ్ ఉన్నప్పటికీ కీలు మరియు మొదలైనవి సురక్షితంగా ఉంటాయి కాబట్టి మీ Android లేదా IOS రాజీపడినా విశ్వసనీయ వాతావరణంలో key నిల్వ చేయబడినప్పటికీ సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఒకే ప్రాసెసర్లో ARM వాస్తవానికి రెండు వాతావరణాలను సురక్షితంగా ఉంచడానికి మరియు ని సాధారణ ప్రపంచ వాతావరణాన్ని ఎలా నిర్వహిస్తుందనే దాని గురించి మనము కొంచెం తెలుసుకుందాం కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు వాతావరణాలు time sliced గా పనిచేస్తాయి కాబట్టి సెక్యూర్ వరల్డ్ నుండి సాధారణ ప్రపంచానికి మారడం జరుగుతుంది మరియు దీనికి విరుద్ధంగా మానిటర్ మోడ్ అని పిలువబడే కొత్త ఆపరేషన్ మోడ్ ఉంది ఇది తప్పనిసరిగా రిటర్న్లో ఒక మోడ్ నుండి మరొక మోడ్కు మారి నప్పుడల్లా అమలు చేయబడుతుంది కాబట్టి ఈ మోడ్ స్విచింగ్ ను ప్రేరేపించేందుకు రెండు మార్గాలు కలవు అందులో మొదటి మార్గం సాఫ్ట్వేర్ ద్వారా సురక్షిత పర్యవేక్షణ కాల్ లేదా SMC ఇన్స్ట్రక్షన్ అని పిలుస్తారు రెండవ ది హార్డ్వేర్ interrupts లేదా మినహాయింపులు కలిగి ఉండవచ్చు మరియు ఇది సాధారణం మోడ్ల నుండి సురక్షితంగా కూడా మారడం కావచ్చు మానిటర్ మోడ్ ఒక కీలకమైన పాత్ర అది ఏమి చేస్తుందంటే ఇప్పుడు ఈ మోడ్ మారేటప్పుడు ఇది ప్రస్తుత ప్రపంచం యొక్క స్థితిని నార్మల్ వరల్డ్ లేదా సెక్యూర్ వరల్డ్ గా ఆదా చేస్తుంది మరియు మార్చబడిన ప్రపంచ స్థితిని మినహాయింపు నుండి తిరిగి వచ్చినప్పుడు పునరుద్ధరిస్తుంది కాబట్టి పునరుద్ధరణ జరుగుతుంది కాబట్టి ఉదాహరణకు interrupt ఏర్పడిందని చెప్పినప్పుడు అమలు చేయబడిన మొదటి విషయం మానిటర్ మోడ్mode లోని కోడ్ కాబట్టి మానిటర్ మోడ్ సంభవించిన interrupts గుర్తిస్తుంది ఇది ప్రస్తుత ప్రపంచంలోని సందర్భాన్ని ఆదా చేస్తుంది అంటే నార్మల్ వరల్డ్ లో అప్లికేషన్ నడుస్తున్నప్పుడు ఆ నిర్దిష్ట అనువర్తనానికి సంబంధించిన రిజిస్టర్లు మానిటర్ మోడ్modeలో సేవ్ చేయబడి ఆపై ఒక కాంటెక్స్ట్ సురక్షిత ప్రపంచానికి మారడం మరియు నిర్దిష్ట interrupt కి అనుగుణమైన interrupt routine అమలు చేయబడుతుంది ఆ interrupt సేవా రొటీన్ అమలు చేయబడిన తరువాత మరియు interrupt నిర్వహించబడినప్పుడు మినహాయింపు సూచనల నుండి తిరిగి వస్తుంది అది ఇప్పుడు అమలు అవుతుంది దీనివల్ల మానిటర్ మోడ్మళ్లీ అమలు అవుతుంది మరియు మానిటర్ అమలు చేస్తున్న అనువర్తనం యొక్క స్థితిని పునరుద్ధరిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ మోడ్ను ట్రాక్ చేయడానికి ARM కి NS బిట్ అని పిలువబడే ఒక నిర్దిష్ట బిట్ ఉంది కాబట్టి కాన్ఫిగరేషన్ రిజిస్టర్లో ఉన్న NS బిట్ ఇది ప్రస్తుతం అమలు చేయబడుతున్న ఆపరేటింగ్ ప్రపంచం నార్మల్ వరల్డ్ కాదా లేదా అని సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు NS బిట్ 1 కి సమానంగా ఉంటే ప్రాసెసర్ నార్మల్ వరల్డ్ లో ఉందని సూచిస్తుంది NS బిట్ 0 కు సెట్ చేయబడితే అది సురక్షితమైన ప్రపంచ ఆపరేషన్ను సూచిస్తుంది ఇప్పుడు NS బిట్ కాన్ఫిగరేషన్ రిజిస్టర్లో ఉంది లేదా ప్రధాన ప్రాసెసర్లో ఉంది మరియు NS బిట్ ప్రాసెసర్ విలువ ఆధారంగా ఇక్కడ కార్టెక్స్ A8 సాధారణ మోడ్లో లేదా సెక్యూర్ మోడ్ లో పనిచేస్తుంది అదేవిధంగా ప్రాసెసర్లో ఉన్న cache నార్మల్ వరల్డ్కి మరియు సెక్యూర్ వరల్డ్ కి సంబంధించిన మెమరీ యొక్క ప్రాప్యతల మధ్య తేడా ను గుర్తించగలదు అయితే ఈ మోడ్ స్విచ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ విషయాలు జరుగుతాయి ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ NS బిట్ ప్రాసెసర్ భాగం వెలుపల కూడా విస్తరించి ఉంది ఉదాహరణకు ఇక్కడ చిప్లోని సిస్టమ్లో ఉన్న ఇతర భాగాలకు ఆపరేషన్ మోడ్కూడా బదిలీ చేయబడిందని మనకు ఎరుపు రేఖ సూచిస్తుంది అందువల్ల సెక్యూర్ వరల్డ్ ఆపరేషన్ మరియు సాధారణ ప్రపంచ ఆపరేషన్ మధ్య తేడాను ఇతర భాగాలు కూడా గుర్తించగలవు ఉదాహరణకు మరియు మనకు ముఖ్యమైన విషయం లేదా తరువాత చూద్దాం అంటే సిస్టమ్ ఆన్ చిప్లో ఉన్న మెమరీ కంట్రోలర్ మెమరీ మధ్య తేడాను గుర్తించగలదు యాక్సెస్ నార్మల్ వరల్డ్ ఆపరేషన్కు మరియు సెక్యూర్ వరల్డ్ ఆపరేషన్కు చేసిన మెమరీ ప్రాప్యత కాబట్టి ఇప్పుడు ట్రస్ట్జోన్తో ఉన్న మెమరీ నిర్వహణ గురించి కొంచెం వివరంగా పరిశీలిస్తాము కార్టెక్స్ A8 అయిన CPU కోర్ సెక్యూర్ వరల్డ్మరియు నార్మల్ వరల్డ్ నుండి మారుతుందని మనము చూశాము మరియు CPU కాన్ఫిగరేషన్ రిజిస్టర్లో ఉన్న NS బిట్ ఏ వరల్డ్ అమలు చేస్తుందో గుర్తిస్తుంది ఇప్పుడు ప్రతిసారీ ఈ సంకేతాలలో ఒక దాని నుండి సెక్యూర్ వరల్డ్ లేదా నార్మల్ వరల్డ్ కాబట్టి ఈ ప్రపంచాలలో ఒకదాని నుండి సూచనలు వచ్చినప్పుడల్లా సెక్యూర్ వరల్డ్ లేదా నార్మల్ వరల్డ్ ఆపరేషన్ మోడ్నుండి స్టోర్ సూచన ల లోడ్ ఉండ ఏమి జరిగిందంటే బస్సులో వర్చువల్ చిరునామా ఉంది కాబట్టి ఈ వర్చువల్ చిరునామా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లోకి వెళుతుంది కాబట్టి ఒక సాధారణ 32 బిట్ ARM కోర్ ఈ ప్రత్యేక బస్సులో 32 బిట్ వర్చువల్ చిరునామాను ఉంచుతుంది ఇప్పుడు ట్రస్ట్జోన్ ఎనేబుల్ చేసిన ప్రాసెసర్ల తో NSTID బిట్ అని పిలువబడే అదనపు బిట్ 33వ బిట్ కూడా బస్సులో ఉంచబడింది కాబట్టి ఇది ప్రత్యేకమైన బిట్ ప్రాసెసర్ యొక్క ప్రస్తుత స్థితిని గుర్తిస్తుంది స్టోర్ ఆపరేషన్ యొక్క లోడ్ లేదా అభ్యర్థించిన సూచన సెక్యూర్ వరల్డ్ నుండి 1 అని సూచించడానికి ఇది సున్నా విలువను కలిగి ఉంటుంది అది 1 అయితే బిట్ లోడ్ లేదా స్టోర్ ఇన్స్ట్రక్షన్ పొందడం నార్మల్ వరల్డ్ ఆపరేషన్ నుండి ఉంటుందని సూచిస్తుంది NSTID బిట్ 1 సెట్ చేస్తే NS బిట్ ఇప్పుడు 1 కి బలవంతం చేయబడుతుంది ఎందుకంటే MMU కి పంపబడిన ఈ అదనపు NSTID బిట్ MMU సెక్యూర్ వరల్డ్ లోడ్ లేదా స్టోర్ అభ్యర్థన మరియు సాధారణ ప్రపంచ లోడ్ మధ్య గుర్తించగలదు లేదా వేరు చేయగలదు కాబట్టి ఈ NSTID బిట్ ఆధారంగా MMU పేజీ పట్టికలను ఎంచుకోగలదు లేదా సెక్యూర్ వరల్డ్ లేదా నార్మల్ వరల్డ్ ఉద్దేశించిన పేజీ పట్టికలను ఉపయోగించగలదు ఇప్పుడు పేజీ పట్టికలు వర్చువల్ చిరునామా ను సంబంధిత భౌతిక చిరునామా గా మారుస్తాయి మరియు ఈ పేజీ పట్టికలు ప్రతి ఒక్కటి సురక్షితమైన ప్రపంచ పేజీల కు లేదా నార్మల్ వరల్డ్ పేజీల కు అనుగుణంగా ఉండే పేజీల ను సూచించగలవు ఉదాహరణకు చెప్పుకుంటే లోడ్ లేదా స్టోర్ అభ్యర్థన ఉంటే ఒక నిర్దిష్ట వర్చువల్ చిరునామా NSTID బిట్ 1 కు సెట్ చేయబడింది ఇది నార్మల్ వరల్డ్ మెమరీ అభ్యర్థన అని సూచిస్తుంది MMU ఏమి చేస్తుంది అంటే అది నార్మల్ వరల్డ్ పేజీ పట్టికల ను ఉపయోగిస్తుంది కాబట్టి వర్చువల్ చిరునామా సంబంధిత virtual చిరునామా కు అనువదించబడుతుంది మరియు అందువల్ల మ్యాపింగ్ అనేది నార్మల్ వరల్డ్ పేజీ లను మాత్రమే యాక్సెస్ చేయ గల విధంగా జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన వర్చువల్ చిరునామా RAM లోని ఈ నార్మల్ వరల్డ్ పేజీల లో ఒక దాని లో పడితే లోడ్ లేదా స్టోర్ విజయవంతమవుతుంది మరో వైపు సెక్యూర్ వరల్డ్ పేజీ కి అనుగుణమైన బస్సు లో వర్చువల్ చిరునామా ను ఉంచినట్లయితే అక్కడ ఒక ఉచ్చు ఉంటుంది దీని వల్ల ఆపరేషన్ అనుమతించబడదు ఇప్పుడు మనకు తెలిసిన MMU లో TLB కూడా ఉంది ఇది ఇప్పుడు ARM కోర్లో అనువదించబడిన బఫర్ను పక్కన పెట్టింది దీనిలో ట్రస్ట్జోన్ ప్రారంభించబడింది TLB కొద్దిగా సవరించబడింది ఇప్పుడు మనకు తెలిసినట్లుగా సాధారణ మెమరీ నిర్వహణ యూనిట్లో TLB కూడా ఉంది TLB అంటే అనువాద రూపాన్ని పక్కన పెడితే బఫర్ వర్చువల్ చిరునామా మరియు సంబంధితమధ్య భౌతిక చిరునామా మ్యాపింగ్ కలిగి ఉంటుంది కాబట్టి వర్చువల్ చిరునామా నుండి మ్యాపింగ్ ఉన్న పేజీ పట్టికలను ఉపయోగించి వర్చువల్ చిరునామా దాని సంబంధిత భౌతిక చిరునామాకు మ్యాప్ చేయబడిందని ఈ మ్యాపింగ్ నిర్ధారిస్తుంది భౌతిక చిరునామా TLB లో నిల్వ చేయబడుతుంది కాబట్టి TLB పూర్తిగా అసోసియేటివ్ కాష్ అవుతుంది మరియు అమలు మరియు మెమరీ యాక్సెస్ యొక్క ప్రాంతం కారణంగా మీరు TLB లో ఉన్న భౌతిక చిరునామాకు వర్చువల్ యొక్క మ్యాపింగ్ను కనుగొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు మరియు చాలా ఓవర్హెడ్లు తగ్గుతాయి ఇప్పుడు ట్రస్ట్జోన్తో ప్రారంభించబడిన ARM ప్రాసెసర్లో TLB కొంచెం సవరించబడింది ఇప్పుడు TLB యొక్క ప్రతి ఎంట్రీ వర్చువల్ చిరునామా మరియు సంబంధిత భౌతిక చిరునామా ను కలిగి ఉండటమే కాకుండా వర్చువల్ చిరునామా మరియు NSTID బిట్ గురించి వివరాలను కలిగి ఉంది భౌతిక చిరునామాకు అనుగుణంగా NS బిట్ కాబట్టి ఇతర మాటలలో చెప్పాలంటే వర్చువల్ చిరునామా సాధారణ ప్రపంచ ఆపరేషన్ లేదా సురక్షిత ప్రపంచ ఆపరేషన్కు సంబంధించి అవసరమా అని గుర్తిస్తుంది భౌతిక చిరునామా సురక్షితమైన లేదా నార్మల్ వరల్డ్ లో ఉన్న పేజీకి అనుగుణంగా ఉందో లేదో చెప్పడానికి కూడా సమాచారం ఉంది కాబట్టి నిల్వ చేయబడిన ఈ TLB ఆధారంగా ట్రస్ట్జోన్ ARM వ్యవస్థలను ప్రారంభిస్తుంది MMU సురక్షిత పేజీలతో పాటు నార్మల్ వరల్డ్ పేజీలను యాక్సెస్ చేయడానికి సెక్యూర్ వరల్డ్ పేజీ పట్టికను అనుమతించమని చెప్పడానికి TLB ని ఉపయోగించగలదు ఈ ప్రత్యేకమైన TLB ను కలిగి ఉండటం ద్వారా MMU కోసం సెక్యూర్ వరల్డ్ వర్చువల్ చిరునామాను అనుమతించడానికి MMU TLB ని ఉపయోగించగలదు మరోవైపు నార్మల్ వరల్డ్ పేజీని యాక్సెస్ చేయడానికి సెక్యూర్ వరల్డ్ పేజీ పట్టికలను అనుమతించడానికి TLB ని ఉపయోగించగలదు మరియు నార్మల్ వరల్డ్ పేజీ పట్టిక నుండి సెక్యూర్ వరల్డ్ పేజీని యాక్సెస్ చేయకుండా TLB అడ్డుకుంటుంది ఇప్పుడు MMU తో పాటు ట్రస్ట్జోన్ ఎనేబుల్ చేసిన ARM ప్రాసెసర్ల లో ఉన్న కాష్ మెమరీ కూడా సవరించబడింది సెక్యూర్ వరల్డ్ మరియు నార్మల్ వరల్డ్ మెమరీ అభ్యర్థన రెండూ ఒకే కాష్లో కలిసి నిల్వ చేయబడతాయి అయితే NS బిట్ అని పిలువబడే అదనపు బిట్ ఉంది ఇది ట్యాగ్లో నిల్వ చేయబడుతుంది అయితే ట్యాగ్ సవరించబడి సవరించి ఉంది తద్వారా ప్రతి ట్యాగ్ కూడా NS బిట్ను కలిగి ఉంటుంది అందువల్ల ట్యాగ్ మరియు NS బిట్ ప్రెజెంట్ ఆధారంగా మెమరీ అభ్యర్థనను సంబంధిత కాష్ లైన్ సెక్యూర్ వరల్డ్ కాష్ లైన్ లేదా నార్మల్ వరల్డ్ కాష్ లైన్కు అనుగుణంగా ఉందో లేదో గుర్తించవచ్చు ఇప్పుడు ట్రస్ట్జోన్ ఎనేబుల్ చేసినమెమరీ మేనేజ్మెంట్ యూనిట్ను పని చేయడానికి ఈ విషయాలు అన్ని ARM ప్రాసెసర్లలోప్రత్యేక పద్ధతి లో రూపొందించబడ్డాయి కాబట్టి ఉదాహరణకు మెమరీ మేనేజ్మెంట్ యూనిట్తో పాటు రెండు వర్చువల్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లు ఉన్నాయి వీటిని మనము NS బిట్ను ఉపయోగించి ప్రాసెసర్ సెక్యూర్ వరల్డ్ లేదా నార్మల్ వరల్డ్ లో నడుస్తుందో లేదో నిర్ణయిస్తుంది మరియు అవి వాస్తవానికి వ్యవస్థలో ఉన్న అన్ని ఇతర భాగాలకు పంపబడతాయి అందువల్ల సిస్టమ్లోని ఒక నిర్దిష్ట భాగాన్ని ఒక నిర్దిష్ట మోడ్నుండి మాత్రమే పనిచేయడానికి కాన్ఫిగర్ చేయగలుగుతారు ఉదాహరణకు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే GSM మోడెమ్ 3G మోడెమ్ మరియు మీడియా సిస్టమ్ భిన్నంగా కాన్ఫిగర్ చేయబడ్డాయి కాబట్టి GSM మోడెమ్ కాన్ఫిగర్ చేయబడింది సెక్యూర్ వరల్డ్ లో ప్రధాన ప్రాసెసర్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది మరోవైపు 3G మోడెమ్ సెక్యూర్ వరల్డ్నుండి మరియు నార్మల్ వరల్డ్ రెండింటిలోనూ పని చేయడానికి కాన్ఫిగర్ చేయబడింది ఇతర మాటలలో చెప్పాలంటే సాధారణ ప్రాసెసర్ నార్మల్ వరల్డ్ లోనడుస్తున్నప్పుడు GSM మోడెమ్ను యాక్సెస్ చేయలేరు తద్వారా అనువర్తనాలు నార్మల్ వరల్డ్ లోనడుస్తాయి మరియు GSM మోడెమ్ SOC లో ఉందని కూడా చూడలేరు మరియు GSM మోడెమ్కి ఎటువంటి కమ్యూనికేషన్ సాధ్యం కాదు మరోవైపు ప్రధాన ప్రాసెసర్ సెక్యూర్ వరల్డ్ లో ఉన్నప్పుడు లేదా సెక్యూర్ వరల్డ్ కోసం కాన్ఫిగర్ చేయబడి నప్పుడు GSM మోడెమ్ 3G మోడెమ్ మరియు అన్ని ఇతర పరికరాలు యాక్సెస్ అవుతాయి కాబట్టి ఈ టెక్నిక్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మీరు కీప్యాడ్ సెక్యూర్ వరల్డ్ లో మాత్రమే పని చేయడానికి కాన్ఫిగర్ చేయవచ్చు కాబట్టి మేము పాస్వర్డ్లు లేదా ప్రింట్లు లేదా మరేదైనా ఎంటర్ చేసినప్పుడల్లా ఈ పాస్వర్డ్లు మరియు ప్రింట్లు కీప్యాడ్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయబడతాయి ఈ సురక్షితమైన ఆపరేషన్ ప్రపంచంలో ప్రారంభించబడుతుంది మరియు అందువల్ల ఇది ఎలాంటి స్నిప్పింగ్ దాడుల నుండి కూడా సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఒక క్లిష్టమైన అంశం ఏమిటంటే ట్రస్ట్జోన్కు సంబంధించి interrupts కనుక ఇది ఇక్కడ ఉన్న మానిటర్ మోడ్ అని మనం చూశాము కాబట్టి మానిటర్ సెక్యూర్ వరల్డ్ లోని భాగం మరియు మనం చూసేది ఏమిటంటే అంతరాయం వచ్చినప్పుడు ఇది మొదట మానిటర్ మోడ్కు మార్చబడుతుంది ప్రస్తుత అమలు వాతావరణం యొక్క సందర్భాన్ని ఆదా చేసే మానిటర్ మోడ్ ఆపై ఆ అంతరాయాన్ని నార్మల్ వరల్డ్ అనువర్తనం లేదా సెక్యూర్ వరల్డ్ అనువర్తనం ద్వారా అందించాలా వద్దా అని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ వివిధ interrupts ఎలా కాన్ఫిగర్ చేయబడిందనే దాని ఆధారంగా ఈ అంతరాయ అభ్యర్థన నార్మల్ వరల్డ్ interrupts సర్వీస్ రొటీన్ కు లేదా సెక్యూర్ వరల్డ్ interrupts సర్వీస్ రొటీన్ కు మార్చబడుతుంది కాబట్టి ఈ వరల్డ్ ప్రతి దాని స్వంత అంతరాయ వెక్టర్ రొటీన్ ను కలిగి ఉంటుంది ఇది సంబంధిత అంతరాయ అభ్యర్థనను చూస్తుంది interrupts సర్వీస్ రొటీన్ ఎక్కడ ఉందో నిర్ణయిస్తుంది మరియు ఆ సంబంధిత interrupts సర్వీస్ రొటీన్ ను అమలు చేస్తుంది కాబట్టి ఉదాహరణకు మనకు ఇక్కడ ప్రత్యేకమైన కోడ్ Android OS వద్ద ఉండవచ్చు కాబట్టి నెట్వర్క్ అంతరాయం సంభవిస్తుందని మరియు నెట్వర్క్ interrupts నార్మల్ world చేత నిర్వహించబడేలా కాన్ఫిగర్ చేయబడిందని అనుకుందాం అందువల్ల మానిటర్ మీ ప్రత్యేకమైన కోడ్కు నెట్వర్క్ interrupt ని ఛానెల్ చేస్తుంది ఇది తప్పనిసరిగా Android ఆపరేటింగ్ సిస్టమ్లో ఉండవచ్చు మీ Android OS అప్పుడు నార్మల్ వరల్డ్ అంతరాయ వెక్టర్ టేబుల్ను చూస్తుంది నెట్వర్క్ అంతరాయానికి అనుగుణమైన interrupts సర్వీస్ రొటీన్ ను గుర్తించి ఆ సంబంధిత సేవ ను రొటీన్ అమలు చేస్తుంది మరోవైపు సెక్యూర్ వరల్డ్ కి interrupt అంతరాయం కలిగిస్తే మానిటర్ ఆ సెక్యూర్ వరల్డ్ అంతరాయాన్ని ఛానెల్ చేస్తుంది అది సెక్యూర్ వరల్డ్ అంతరాయ వెక్టర్ పట్టికను చూస్తుంది మరియు ఆ interrupts సర్వీస్ రొటీన్ కు సంబంధిత స్థానాన్ని గుర్తిస్తుంది ఒక సాధారణ సెక్యూర్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాము ఒక సాధారణ సెక్యూర్ వరల్డ్ సాఫ్ట్వేర్ సింక్రోనస్ కోడ్ లైబ్రరీ ల యొక్క అతి తక్కువ అమలు లను కలిగి ఉంటుంది కాబట్టి సాధారణం గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ secure వరల్డ్ లో ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువ కార్యాచరణ కలిగిన ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి క్వాల్కమ్ యొక్క QSEE ట్రస్టోనిక్స్ కినిబి శామ్సంగ్ knox జెనోడ్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ సెక్యూర్ వరల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్లు సంబంధిత రిచ్ ఆపరేటింగ్ సిస్టమ్ల తో పటిష్టం గా జతచేయబడతాయి తద్వారా రిచ్ OS లో ఒక పని యొక్క ప్రాధాన్యత సెక్యూర్ OS లో సంబంధిత ప్రాధాన్యతకు మ్యాప్ చేయ బడుతుంది కాబట్టి పూర్తి OS కలిగి ఉన్న ఉదాహరణ లు పూర్తి అవుతాయి ట్రస్ట్జోన్కు సంబంధించి కీలకమైన ఒక విషయం సెక్యూర్ బూట్ అని అంటారు మనకు కొంత సెక్యూర్ బూట్ అవసరమయ్యే కారణం ఈ క్రింది వి కాబట్టి secure వరల్డ్ ఉపోయోగించు అనువర్తనం మనకు ఉందని చెప్పుకుందాం కాబట్టి అనువర్తనం ఫ్లాష్లో నిల్వ చేయబడుతుందని మనకు తెలుసు దాడి చేసేవాడు ఫ్లాష్ విషయాలను సవరించగలడు మరియు అందువల్ల ఆ అనువర్తనం యొక్క సురక్షితమైన భాగాలను హానికరంగా సవరించవచ్చు కాబట్టి ఉదాహరణకు దాడి చేసే వారు ట్రోజన్ లేదా మరే ఇతర మాల్వేర్లను అనువర్తనం యొక్క సురక్షితమైన భాగం లో చొప్పించు కుంటారు అందువల్ల ఫ్లాష్లో నిల్వ చేసేటప్పుడు సెక్యూర్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఏదీ దెబ్బ తినకుండా చూసుకోవాలి మరియు సురక్షితమైన బూట్ను ఉపయోగించడం ద్వారా దీనిని సాధించ డానికి ఒక మార్గం సురక్షితమైన బూట్ పనిచేసే మార్గం ట్రస్ట్ గొలుసు అని పిలుస్తారు కాబట్టి రూట్ పరికరం నుండి ప్రారంభించు ఈ ప్రత్యేకమైన యంత్రాంగం ఆధారం గా వ్యవస్థ లో ఒక ట్రస్ట్ సృష్టించబడుతుంది ఇది దెబ్బతినడం చాలా కష్టం అవుతుంది ట్రస్ట్ యొక్క సాధారణ గొలుసు ఇలా కనిపిస్తుంది మేము ట్రస్ట్ యొక్క రూట్ అని పిలువబడు ఒక నిర్దిష్ట భాగంతో ప్రారంభిస్తాము ఇది చిప్ ROM పై భౌతికం గా అన్క్లోనబుల్ ఫంక్షన్ లేదా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ కావచ్చు కాబట్టి ఇది మీ ట్రస్ట్ యొక్క మూలానికి ప్రాథమిక మైనది కాబట్టి ఇది మీ విశ్వసనీయ మాడ్యూల్ అని అనుకుందాం ఈ విశ్వసనీయ మాడ్యూల్ మొదట బూట్ లోడర్ అవకతవక లు చేయలేదని ధృవీకరిస్తుంది మీ బూట్ లోడర్ యొక్క డిజిటల్ సంతకం దెబ్బతినలేదని తనిఖీ చేయడం బూట్ సమయంలో మొదట అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు బూట్ లోడర్ దెబ్బతినలేదని దీని ద్వారా ఈ విశ్వసనీయ మూలం దీన్ని చేయటానికి ధృవీకరిస్తుంది కాబట్టి ఆ బూట్ లోడర్ యొక్క సంతకం సరైనదని ధృవీకరించడం ద్వారా ఇది చేస్తుంది కాబట్టి ఉదాహరణకు MD5 లేదా SHA లేదా మరింత క్లిష్టమైన డిజిటల్ సంతకాలు కావచ్చు బూట్ లోడర్ అవకతవకలు చేయబడలేదని లేదా దెబ్బతినలేదని ఖచ్చితంగా తెలియదు కాబట్టి బూట్ లోడర్ వాస్తవానికి దెబ్బతినలేదని నిర్ధారిస్తే అది బూట్ లోడర్కు మరియు బూట్ లోడర్కు ఎగ్జిక్యూషన్లోకి వెళుతుంది బూట్ లోడర్ దాని అమలు ను దాదాపుగా పూర్తి చేసిన తరువాత మరియు సురక్షితమైన OS ని బూట్ చేయాలనుకుంటే మొదట సురక్షితమైన OS యొక్క సంతకం సరైనదని నిర్ధారించవచ్చు దీనిని ధృవీకరించవచ్చు కాని పాదముద్ర ను తనిఖీ చేయడం ద్వారా లేదా సురక్షితమైన OS యొక్క సంతకాన్ని లెక్కించడం ద్వారా నిల్వ చేసిన సంతకం తో ఈ ప్రత్యేక సంతకాన్ని ఫ్లాష్ చేసి ధృవీకరించ బడుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సంతకం నిల్వ చేయబడిన సంతకం తో సరిపోలడం లేదని తేలితే సురక్షితమైన OS మరోవైపు బూట్ చేయబడదు మరియు ఇంతలో ఒక మ్యాచ్ ఉందని మనము కనుగొంటే అప్పుడు బూట్ లోడర్ వాస్తవానికి ట్యాంపరింగ్ లేదని ధృవీకరించారు ఇది సురక్షితమైన OS లో సంభవించింది మరియు సురక్షితమైన ఆపరేటింగ్ సిస్టమ్ను బూట్ చేయడానికి అనుమతించగలదు ఇప్పుడు సురక్షితమైన ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ టాస్క్లెట్ల కు అనుగుణంగా ఉంటుంది మరియు ఈ టాస్క్లెట్లో దేనినైనా పుట్టుకొచ్చే ముందు ఈ టాస్క్లెట్లు ప్రతి ఒక్కటి దెబ్బతినలేదని గుర్తించే ముందు మనం చూసినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వివిధ సంతకాలు వారి సంతకాలు ప్రామాణీకరించబడిన తర్వాత మాత్రమే సృష్టించబడతాయి చాలా సారూప్యంగా రిచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సంతకం సరైనదని ధృవీకరించిన తర్వాత మాత్రమే సురక్షితమైన OS రిచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బూట్ ను ప్రారంభిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం చూసే ది నమ్మకం యొక్క మూలం ఉండటం వల్ల మనం నిర్మించేది ట్రస్ట్ గొలుసు మొదట మనము బూట్ లోడర్పై నమ్మకాన్ని పొందుతాము ఆపై మేము సురక్షితమైన OS పై నమ్మకాన్ని పొందుతాము మరియు రిచ్ OS టాస్క్లెట్ మరియు మొదలైన వాటి నుండి ఇప్పుడు ఈ మాడ్యూళ్ళలో ఏవైనా ఫ్లాష్లో దెబ్బతిన్నట్లయితే ఇది సురక్షితమైన ట్రస్ట్ గొలుసు ద్వారా కనుగొనబడుతుంది ఈ ట్రస్ట్ యొక్క మూలాన్ని దెబ్బతీసేది కాదు మీరు బ్లాక్ రేఖాచిత్రానికి తిరిగి వెళితే మానిటర్ సెక్యూర్ వరల్డ్ంలో భాగమ ని మనము చూస్తాము కాబట్టి మానిటర్ను భాగంగా సెక్యూర్ వరల్డ్ కలిగి ఉండటానికి హేతుబద్ధమైనది ఏమిటో మీరు ఆలోచించగలరా తదుపరి ఉపన్యాసంలో Intel SGX విశ్వసనీయ అమలు వాతావరణాన్ని మానిటర్ చేద్దాం ధన్యవాదాలు